మనం ప్రణాళికను చూస్తున్నాము మరియు మనం చివరి తరగతిలో ఈ లాంగ్వేజ్ కాల్ PDDL ని చాలా క్లుప్తంగా చూశాము ఈ ప్లానింగ్ డొమైన్ లాంగ్వేజ్ వివరణ గురించి మాట్లాడాము మరియు మనం స్ట్రిప్స్ డొమైన్కు సమానమైన వెర్షన్ 1 0 అని చెప్పగల సరళమైన సంస్కరణను మాత్రమే చూస్తున్నాము లాంగ్వేజ్ చర్యల యొక్క ఈ సరళమైన సంస్కరణలో తక్షణమే ప్రపంచం నిర్ణయాత్మకమైనది ప్రపంచం పూర్తిగా గమనించదగినది లక్ష్యాలు కేవలం లక్ష్యం స్థితి మాత్రమే అనే అర్థంలో సరళమైనవి మరేమీ కాదు మరియు ఏజెంట్ ప్రపంచాన్ని మార్చే ఒకటి మాత్రమే కానీ మనం మళ్లీ చేరడానికి మొదటి అడుగులు వేసాము మనం ఈ ప్లానింగ్ డొమైన్ లాంగ్వేజ్ గురించి మాట్లాడటం ప్రారంభించినప్పుడు మనం ప్రాతినిధ్యం గురించి మాట్లాడుతున్నాము డొమైన్లను ఎలా సూచించాలి చర్యలను ఎలా సూచించాలి సాధారణంగా మీరు పీరియాడికల్ డాక్యుమెంట్ను పరిశీలిస్తే నిర్వచించే డొమైన్ను ఎవరు ప్రారంభించారో వారు చెబుతారు మనం చూస్తున్న డొమైన్ బ్లాక్స్ వరల్డ్ డొమైన్ కాబట్టి మీరు డొమైన్ నేమ్ బ్లాక్స్ వరల్డ్ ది ప్రిడికేట్స్ లేదా టేబుల్ హోల్డింగ్ అని చెబుతారు మరియు ఆ అంచనాలు మనం చూసిన కొన్ని చర్యలు y పై x ని స్టాక్ చేసే చర్యల జంటను అనుమతించండి మరియు ముందస్తు షరతులు సూచనల సెట్గా ఉంటాయి ఇవి తదుపరి చర్యను వర్తింపజేయాలి మరియు p షరతులు మొదటి స్టాక్ xy పై ఉంది ఆపై y ని క్లియర్ చేసి ఆర్మ్ ఎంప్టీగా ఉంటుంది a అంటే ఆర్మ్ ఎంప్టీ అనేది షార్ట్ ఫారమ్ని ఉపయోగిస్తుంది x y మీద ఉంటే x మరియు y ఇక్కడ వేరియబుల్స్ను కలిగి ఉంటాయి కానీ మనం నిజంగా డొమైన్ గురించి మాట్లాడేటప్పుడు అవి a మరియు b మరియు c మొదలైన నిర్దిష్ట బ్లాక్లను సూచించే స్థిరత్వానికి కట్టుబడి ఉంటాయి x y పై ఉంటే మరియు y క్షమించండి ఎవరైనా ఈ పాయింట్ ఆఫ్ చేయాలి ఒక హోల్డింగ్ x మరియు y స్పష్టంగా ఉంటే అది xని పట్టుకుని ఉండాలి మీరు yపై xని పేర్చవచ్చు మరియు సానుకూల ప్రభావాలు xyపై మరియు ఆర్మ్ ఎంప్టీగా ఉంటాయి మరియు ప్రతికూల ప్రభావాలు x మరియు స్పష్టమైన y ని కలిగి ఉంటాయి మీరు స్పష్టమైన x గా జోడించగల మరో సానుకూల ప్రభావం ఉంది ఇది ఖచ్చితంగా కాదు కాలానుగుణ ఉపయోగాలతో కూడిన వాక్యనిర్మాణం పీరియాడికల్ తక్కువ తీసుకోవడం చేస్తుంది కాబట్టి ప్రతిదీ బ్రాకెట్లలో ఉంటుంది మరియు మీరు x అయితే పాజిటివ్ ఎఫెక్ట్స్ అయితే నెగెటివ్ ఎఫెక్ట్స్ నిజానికి ఉపసర్గతో కాకుండా పాజిటివ్ ఎఫెక్ట్ల కొనసాగింపుగా చెప్పవచ్చు అయితే ఈ సరళమైన సంజ్ఞామానాన్ని తప్పనిసరిగా ఇక్కడ ఉపయోగిస్తాము ప్రాథమికంగా ఆపరేటర్లు లేదా చర్యలు ఈ మూడు రకాల విషయాల ద్వారా సూచించబడతాయి ఒకటి ఉదాహరణకు x స్పష్టమైన y ని పట్టుకొని p షరతుల సెట్ ఆపై ప్రభావాలు కాబట్టి ఏమి ప్రభావాలు ప్రపంచంలోని ఆ ఆపరేటర్లు అమలు చేస్తే ప్రపంచంలో ఈ ఆపరేటర్ చేసే మార్పులు ఏమిటో అవే ఈ ప్రభావాలు మనం ఇక్కడ చెప్పేది ఏమిటంటే మీరు xని పట్టుకున్నప్పుడు స్టాక్ xy సాధ్యమవుతుంది మరియు y స్పష్టంగా ఉంటుంది మరియు మీరు స్టాక్ xyని అమలు చేస్తే x y పై ఉంటుంది ఆర్మ్ ఎంప్టీగా ఉంటుంది ఎందుకంటే మీరు డ్రాఫ్ట్ x ని కొంత సెన్స్ కలిగి ఉంటారు మరియు x స్పష్టంగా ఉంటుంది మరియు మీరు x ని కలిగి ఉన్నారని మరియు తప్పనిసరిగా y ని క్లియర్ చేయడంలో ఇది నిజం కాదు అదేవిధంగా మనం దీనికి విలోమం అయిన అన్స్టాక్ xyని నిర్వచించాము కాబట్టి xy ఆర్మ్లో ముందస్తు షరతులు ఎంప్టీగా మరియు స్పష్టమైన x లో ఉంటాయి మీరు x y పై ఉండి ఆర్మ్ ఎంప్టీగా ఉంటే రోబోట్ ఆర్మ్ ఏమీ పట్టుకోలేదని అర్థం మనం ఒక ఆర్మ్ రోబోట్ గురించి మాట్లాడుతున్నామని గుర్తుంచుకోండి' ఇది బ్లాక్లను కదిలిస్తుంది మరియు క్లియర్ x అంటే x పైన ఏదీ లేదు అప్పుడు ఎఫెక్ట్లు పాజిటివ్గా ఉంటాయి xy ఆర్మ్ ఎంప్టీగా మరియు క్లియర్ x పై y మరియు ప్రతికూల ప్రభావాలను క్లియర్ చేసే ఒక రకమైన అనుబంధం ఉందని మీరు ఇక్కడ చూడవచ్చు ఈ వెర్షన్లో నేను Clear గో టు ఎఫెక్ట్స్ని ఇక్కడ మరియు అక్కడ జోడించాను మీరు దానిని యూనివర్స్ని ఇక్కడ జోడిస్తే దానిలో కూడా అవును ఇది పిరియడ్ ఎల్ లేదా పీరియడ్ ఎల్ 1 0 యొక్క సరళమైన వెర్షన్ దీనిలో చర్యలు అవును అని పంపబడ్డాయి మరియు ఇతర ప్రభావాల గురించి మనం మాట్లాడుకుందాం మీరు దాని ప్లానింగ్కు వెళ్లే ముందు తప్పనిసరిగా కొన్ని రిచ్ లాంగ్వేజ్ నిర్మాణాన్ని వివరిస్తాను మీరు రిచ్ లాంగ్వేజ్ వర్తింపజేయడానికి ఒక విషయాన్ని షరతులతో కూడిన ప్రభావాలు అంటారు షరతులతో కూడిన ప్రభావాలు అంటే కొన్ని పరిస్థితులు తప్పనిసరిగా నిజమైతే మాత్రమే అమలులోకి వస్తాయి షరతులతో కూడిన ప్రభావాలకు ఉదాహరణగా మీకు డొమైన్ ఉందని చెప్పనివ్వండి అందులో మీరు వస్తువులను చుట్టూ తరలించడం మరియు మొదలైన వాటి గురించి మాట్లాడుతున్నారు మరియు మీకు ట్రక్కులు ఉన్నాయి మరియు మీకు ఈ రకమైన విషయం ఉంది మరియు మీరు లొకేషన్ a నుండి లొకేషన్ b కి ఒక టేబుల్ని తరలించాలనుకుంటున్నారు మరియు ట్రక్ మూవ్ చర్యను ఒక లొకేషన్ నుండి వెళ్తుందని మీరు నిర్వచించండి మనం x నుండి లొకేషన్ y కి చెప్పుకుందాం మరియు ఆ ట్రక్కులో ఏదైనా వస్తువు ఉన్నట్లయితే ఆ వస్తువు కూడా తప్పనిసరిగా పక్కన ఉన్న ప్రదేశం నుండి కదులుతుంది లేదా మీరు బ్రీఫ్కేస్ డొమైన్ లాగా కనిపిస్తే బ్రీఫ్కేస్ లొకేషన్ x నుండి లొకేషన్ y కి వెళుతుంది మీరు డిపార్ట్మెంట్ నుండి హాస్టల్కు తీసుకువెళ్లే బ్యాగ్ మీ వద్ద ఉందని చెప్పండి ఆపై ఏదైనా పుస్తకం ఉంటే z బ్రీఫ్కేస్లో ఉంటే షరతులతో కూడిన ప్రభావం చెబుతుంది ఆపై z లొకేషన్ yకి వెళ్తుంది మరియు దానిని సెమీ ఇంగ్లీషులో వ్రాస్తున్నాను కానీ ప్రాథమిక ఆలోచన ఏమిటంటే బ్రీఫ్కేస్ను లొకేషన్ x నుండి yకి తరలించే చర్య షరతులతో కూడిన ప్రభావాన్ని కలిగి ఉంటుంది బ్రీఫ్కేస్ లోపల ఏదైనా సరే మనం తప్పనిసరిగా లక్ష్య స్థానానికి తరలించబడతాము వాస్తవానికి ఇందులో ఎటువంటి నిలకడ ఉండదు ప్రతి చర్యను చాలా స్పష్టంగా బాగా నిర్వచించిన ప్రభావాలను పేర్చడాన్ని నిర్ణయిస్తుంది కానీ అది ఒక లాంగ్వేజ్ రిచ్ గ్వేజ్ అయిన మరొక లక్షణం మన్నికైన చర్యలను కలిగి ఉంది అవి ఈ రోజుల్లో చాలా వరకు నిష్క్రమించబడ్డాయి మనం చివరి తరగతి స్ట్రిప్స్లో చెప్పినట్లు పీరియాడికల్ ఒక చర్య యొక్క చర్యలకు ప్రపంచంలో సమయం అనే భావన ఉండదు మరియు అంటే చర్యలు సెంటియస్లో ఉంటాయి మీరు ఒక వస్తువును తీయడం లేదా ఒక వస్తువును అణచివేయడం అనేది వస్తువులో పేర్చడం వంటివి చేస్తే అది తప్పనిసరిగా పంపబడిందని మనం ఊహిస్తాము ఆపై ఒక చర్య జరిగిన తర్వాత అది వెంటనే కనిపించే ప్రభావాలే కానీ వాస్తవ ప్రపంచంలో చర్యలు సెంటిమెంట్లో ఉండవు మీరు ఇక్కడి నుండి హాస్టల్కి వెళ్లడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి దానిని పరిగణనలోకి తీసుకోవాలి డ్యూరేటివ్ చర్యలు వ్యవధులు లేదా విరామాల ద్వారా సూచించ బడతాయి ఇది చర్య యొక్క ప్రారంభం మరియు ఇది చర్య యొక్క ముగింపు ఉదాహరణకు మనం ఇక్కడి నుండి హాస్టల్కు వెళ్లే ఈ చర్యను పరిగణించాము ఆపై చర్యలు నిర్దిష్ట సమయంలో ప్రారంభమవుతాయి మరియు దీనికి నిర్దిష్ట వ్యవధి ఉంటుంది ఈ చర్యకు నిర్దిష్ట సమయం ఉంటుంది ఇప్పుడు ఈసారి t స్థిరంగా ఉండవచ్చు లేదా ఇది వేరియబుల్ కావచ్చు ఉదాహరణకు వాస్తవ ప్రపంచంలో చర్యను ఇక్కడ నుండి హాస్టల్కి తరలించడానికి మీకు పది నిమిషాలు పడుతుంది మీరు ఇక్కడి నుండి డిపార్ట్మెంట్కి వెళ్లడానికి మీకు ఐదు నిమిషాలు పడుతుంది మీరు ఇక్కడి నుండి గేట్కి వెళతారు మీకు పదిహేను నిమిషాలు పట్టవచ్చు వ్యవధి తప్పనిసరిగా ఆ కోణంలో డైనమిక్ కావచ్చు మరియు ఇది చర్య యొక్క ప్రారంభం ఇది చర్య యొక్క ముగింపు చర్య ఒక వ్యవధిలో నిర్వచించబడుతుంది మరియు అటువంటి శోధన ప్రణాళిక డొమైన్లను డ్యూరేటివ్ అని పిలుస్తారు అలాంటి చర్యలను డ్యూరేటివ్ చర్యలు అని పిలుస్తారు మరియు మీ వద్ద ఉన్నది ఏమిటంటే మీకు ప్రారంభ షరతులు ఉన్నాయి లేదా మీరు ఉపయోగిస్తున్నప్పుడు p షరతు అనే పదాన్ని ఉపయోగించండి మరియు ఆపై ప్రభావాలను ప్రారంభిస్తుంది మరియు మీకు అంతిమ పరిస్థితులు ఉన్నాయి మరియు మీకు అంతిమ ప్రభావాలు ఉన్నాయి దీని అర్థం ఏమిటి మీరు ఇక్కడి నుండి డిపార్ట్మెంట్లోని ల్యాబ్కు వెళ్లాలనుకుంటున్నారని చెప్పండి మరియు మనం దాని కోసం ఒక చర్యను నిర్వచించాము స్టార్ట్ 3 షరతు మీరు ఇక్కడ ఉండాలి మరియు మీకు సైకిల్ లేదా ఏదైనా ఉండవచ్చు మనం ఇక్కడ కలిగి ఉన్న ఇతర 3 షరతులు ఏమైనప్పటికీ ప్రారంభ ప్రభావాలు ఏమిటి ప్రారంభ ప్రభావాలు అంటే చర్యలు ప్రారంభించిన వెంటనే అమలులోకి వచ్చే ప్రభావం ల్యాబ్ వైపు వెళ్లడం ప్రారంభించిన క్షణం మీరు ఇక్కడ ఎక్కువ కాలం లేరు ఇది ప్రారంభ ప్రతికూల ప్రభావం ముఖ్యంగా అంతిమ ప్రభావాలు ఏమిటి ముగింపు 3 3 షరతులను కలిగి ఉండవచ్చు కాబట్టి 3 షరతులతో కూడినది కావచ్చు ఉదాహరణకు ఈ ల్యాబ్ తెరవబడింది అప్పుడు చర్య సరిగ్గా అమలు అవుతుంది మరియు అంతిమ ప్రభావాలు మీరు ల్యాబ్లో ఉండవచ్చు లేదా అలాంటిదే కావచ్చు ఆపై చర్య అంతటా ఏది నిజమో అంచనా వేసే మొత్తం పరిస్థితులు మనకు ఉన్నాయి మీరు ఇక్కడి నుండి ఎక్కడికైనా సైకిల్ తొక్కుతున్నారని అనుకుంటే మీ చక్రంలో అన్ని పాయింట్లు తగినంత గాలిని కలిగి ఉన్నాయని మొత్తం పరిస్థితిని చెప్పవచ్చు ఏ సమయంలోనైనా పరిస్థితి విఫలమైతే చర్య ఇకపై పని చేయదు ఇప్పుడు మీరు ఊహించినట్లుగా మీరు దీర్ఘకాలిక చర్యల గురించి పని చేయడం ప్రారంభించిన తర్వాత విషయాలు మరింత క్లిష్టంగా మారతాయి మీరు స్టార్ట్ ఎఫెక్ట్స్ స్టార్ట్ కండిషన్స్ ఎండ్ ఎఫెక్ట్స్ ఎండ్ కండిషన్స్ ఓవరాల్ ఎఫెక్ట్స్ ఓవరాల్ కండిషన్స్ మొదలైన వాటి గురించి మాట్లాడాలి కాబట్టి వినడం చాలా క్లిష్టంగా మారుతుంది మరియు ఒక చర్య ఇలాగే ఉంటుందని మీరు ఊహించవచ్చు మరొక చర్య ఇలా జరగవచ్చు ఆపై మీరు అన్వేషించాల్సిన ఈ విరామాల మధ్య వివిధ రకాల సంబంధాలు ఉన్నాయి మరియు దాని గురించి బాగా నిర్వచించిన అధ్యయనం ఉంది ఏలియన్స్ ఇంటర్వెల్ ఆల్జీబ్రా ఇది ప్రాథమికంగా రెండు సమయ విరామాలు కలిగి ఉండగల లేదా రెండు విరామం కలిగి ఉండగల వాటి మధ్య ఉన్న అన్ని సంబంధాన్ని పరిశీలిస్తుంది ఇది ఉదాహరణకు మొదటి విరామానికి ముందు రెండవ విరామం ప్రారంభమవుతుంది అందువల్ల మరియు అనేక విభిన్న అవకాశాలు ఉన్నాయని మీరు ఊహించవచ్చు అవి ఏకకాలంలో సంభవించవచ్చు మొదటిదాని తర్వాత రెండవది ప్రారంభించ వచ్చు లేదా రెండవది పూర్తిగా మొదటిదానిలో ఉండవచ్చు లేదా రెండవది పూర్తిగా మొదటిదానిని కలిగి ఉంటుంది అటువంటి పదమూడు విరామాలు ఉన్నాయి ఆపై విరామాలతో ఈ విషయాల గురించి చర్చలు జరుగుతున్నాయి మనం దీని గురించి ఇక్కడ పొందలేము తరచుగా పరిచయం చేయబడిన మూడవది మెట్రిక్ విలువల వంటిది ఇవి విభిన్న విలువలను తీసుకోగల సంఖ్యా విలువలు మరియు ఇక్కడ ఒక ఉదాహరణను వివరించడానికి ఒక మాజీని తీసుకోవచ్చు మీరు మోటారు సైకిల్ని ఉపయోగిస్తున్నారని చెప్పడానికి సైకిల్ లోపల అది కావచ్చు అప్పుడు మీకు అవసరమైన షరతుల్లో ఒకటి మీకు అవసరమైన వాటిలో ఒకటి అన్ని పాయింట్ల వద్ద తప్పనిసరిగా నిర్దిష్ట మొత్తంలో పెట్రోల్ ఉండాలి ఈ మెట్రిక్ విలువలు మీ మోటార్ సైకిల్లో మీరు కలిగి ఉన్న పెట్రోల్ మొత్తాన్ని ట్రాక్ చేస్తుంది మరియు మీరు ప్రారంభంలో పెట్రోల్ను కలిగి ఉన్నట్లయితే చర్య ముగింపులో మీరు x మైనస్ కొంత k మొత్తంలో పెట్రోల్ను కలిగి ఉంటారు ఇది అంతిమ ప్రభావం అంటే అవి అబ్రేక్షన్ మరియు ఇది మూడవ కోణాన్ని పరిచయం చేస్తుంది ఇది తప్పనిసరిగా సంఖ్యా విలువలను కొనసాగించడం కానీ మనం ఈ కోర్సులో ఈ రిచ్ డొమైన్లను చూడము మరియు డొమైన్ యొక్క స్ట్రిప్స్ పీరియాడికల్ డబ్బాను ఉపయోగించి చేసే ప్రాథమిక ప్రణాళికపై మరింత దృష్టి పెడతాము మనం ఏదైనా నిర్వచించాము కాబట్టి A యొక్క ముందస్తు షరతులను ఎవరైనా గుర్తుంచుకుంటే చర్య A వర్తిస్తుందని మనం చెప్పాము దీనిని సూచనగా ఉపయోగిస్తాము ఇది A యొక్క షరతులను సూచిస్తుంది ఇది ప్రాథమికంగా ఈ సెట్ని సూచిస్తుంది మీరు S యొక్క ఉపసమితి మనం s స్టేట్ లో వర్తిస్తుందని చెప్పాలి ఈ ప్లానింగ్తో మనం క్రమంగా లావాదేవీని ప్రాతినిధ్యంగా చేయడానికి సెట్ చేసాము మనం శోధన వంటి వాటిని చేసాము కానీ మీరు ప్రాతినిధ్యం గురించి పట్టించుకోరు ఇప్పుడు మనం డొమైన్ను ఎలా సూచించాలి చర్యలను ఎలా సూచించాలి మరియు తార్కిక భాగాన్ని దృష్టిలో ఉంచుకుని మాట్లాడుతున్నాము మరియు లాజిక్ భాగం కనీసం ప్రారంభించడానికి అదే రకమైన లాజిక్తప్పనిసరిగా పరిష్కారాల కోసం శోధిస్తుంది మనకు ఈ స్పష్టమైన ప్రాతినిధ్యాలు ఉన్నందున మనం ఈ రకమైన నియమ పరిస్థితుల గురించి మాట్లాడవచ్చు s యొక్క అన్ని ఉపసమితి యొక్క p షరతులు తప్పనిసరిగా sస్టేట్ లో A చర్య వర్తిస్తుంది అదేవిధంగా మనం ఒక లక్ష్యం అంటాము మనం g లక్ష్యం అని చెప్పినప్పుడు మనం తప్పనిసరిగా నిజం కావాలనుకునే అంచనాల సమితిని అర్థం చేసుకుంటాము ఉదాహరణకు ఈ రోజు మనం ఒక లక్ష్యం క్రింది 1 AB మరియు BB అని చూద్దాం డొమైన్ కోసం బ్లాక్లలో AB పై మరియు BB పై ఉన్న వాస్తవాన్ని సూచిస్తుంది ఈ విషయం తప్పనిసరిగా లక్ష్యం మరియు ఈ కామా దానిలో ఉండాలి మరియు అంటే రెండు విషయాలలోనూ నిజం ఉండాలి అంటే A తప్పనిసరిగా B మీద ఉండాలి మరియు B తప్పనిసరిగా D మీద ఉండాలి లక్ష్యం అనేది ప్రాథమికంగా మీరు కోరిక స్థితిలో ఉండాలనుకునే స్థితి యొక్క పాక్షిక వివరణ మనం లక్ష్యం g అంటే ఒక స్టేట్ S ఒక లక్ష్యాన్ని సంతృప్తిపరుస్తుంది అని చెప్పండి g ఈ రెండూ అంచనాల సెట్లు అని గుర్తుంచుకోండి ప్రపంచంలో ఒక స్థితి ఉదాహరణకు A ఆన్ B ఆన్ C ఏది నిజమో అదే లక్ష్యం ఏదైతేనేం మీరు ప్రపంచంలోని నిజం కావాలనుకుంటున్నారు లక్ష్యం అనే పదాన్ని ఉపయోగించండి మరియు ఒక స్టేట్ సంతృప్తి చెందుతుంది ఒక లక్ష్యం g మనం ఉపయోగించినప్రాతినిధ్యంలో g అనేది S యొక్క ఉపసమితి అయితే లక్ష్యాన్ని చేరుకోవాలా వద్దా అనే లక్ష్య పరీక్ష ఫంక్షన్ను నిర్వచించడానికి ఇది ఉపయోగించబడుతుందని మీరు చూడవచ్చు మనం దాని సాధారణ లక్ష్యాలను ఇక్కడ పని చేస్తున్నాము మరియు మనం లక్ష్యమైన స్థితికి చేరుకున్నామో లేదో చూడాలనుకుంటున్నాము ఆ చర్య A వర్తిస్తుందో లేదో పరీక్షించడానికి ఇది ఉపయోగించబడుతుంది మనం ఒక చర్య A ని ఉపయోగించి S స్టేట్లో ఫంక్షన్ కాల్ ప్రోగ్రెస్ని నిర్వచించవచ్చు మరియు ఈ పురోగతి ఏమి చేస్తుంది అనేది ఒక స్థితిని తీసుకుంటుంది మరియు వారి చర్య Aని వర్తింపజేస్తుంది మరియు మీకు కొత్త స్థితిని వివరిస్తుంది ఈ S చివరి తరగతిలో ఉన్నట్లుగా వివరిస్తుంది A యూనియన్ యొక్క ప్రతికూల ప్రభావాలను మినహాయించి సానుకూల ప్రభావాలను కలిగి ఉన్నాము మనం ఒక ప్రోగ్రెస్ ఫంక్షన్ని కలిగి ఉన్నాము ఇది తప్పనిసరిగా ఒక స్టేట్ నుండి తదుపరి స్టేట్కి వెళ్లడానికి అనుమతిస్తుంది మన దగ్గర ప్రాథమికంగా స్టేట్ స్పేస్ సెర్చ్ చేయడానికి మెషినరీ ఉంది ఈ అన్వయించదగిన పరీక్షను ఉపయోగించడం ద్వారా ఒక రాష్ట్రంలో కాని చర్య వర్తిస్తుందో లేదో మనం పరీక్షించవచ్చు మనం స్టేట్ నుండి తదుపరి స్టేట్ కి పురోగమించగలము ప్రభావంలో మనం మూవ్ జెన్ ఫంక్షన్ చేసాము మనంస్టేట్లో వర్తించే అన్ని చర్యలను ఎంచుకుంటే మనకు మూవ్ జెన్ ఫంక్షన్ ఉంటుంది మరియు ఇక్కడ మనకు గోల్ టెస్ట్ ఫంక్షన్ ఉంటుంది ఇది లక్ష్యంపై S కోసం మీరు పరీక్షించవచ్చని చెప్పేది తప్పనిసరిగా కాదు ఫార్వర్డ్ స్టేట్ స్పేస్ సెర్చ్ తప్పనిసరిగా మనం మాట్లాడే శోధన సెట్ రకంగా చేస్తుంది నేను మీకు ఒక ప్రణాళికను ఇస్తాను ఒక ప్రణాళికా సమస్య ఒక లక్ష్యం ముందు నిర్వచించబడుతుంది కాబట్టి ప్రారంభించండి మనం దానిని లక్ష్యం g అని పిలుద్దాం మరియు తప్పనిసరిగా చర్యల సమితి అని పిలుద్దాము స్పష్టంగా మనం డొమైన్ను లాంగ్వేజ్ని ఉపయోగించి నిర్వచించాము మరియు నిర్వచించిన డొమైన్ ను నిర్వచించిన తర్వాత సాధ్యమయ్యే డొమైన్ చర్యల సమితిని నిర్వచించాము మరియు ఒక నిర్దిష్ట సమస్య ఏమిటంటే s వద్ద ప్రారంభాలను మనం నిర్వచించి నప్పుడు ఒక లక్ష్యం అంటే g మరియు మీకు అందుబాటులో ఉన్న చర్యల సమితిని నిర్వచించినప్పుడు ఇది ప్రారంభం నుండి లక్ష్యానికి వెళ్లడానికి ముఖ్యంగా ఉపయోగపడుతుంది మనకు కొన్ని సాధారణ డొమైన్ ఉందని అనుకుందాం మనకు A B మరియు D కావాలి కాబట్టి ఇవ్వబడినది మొదలవుతుందని చెప్పనివ్వండి ఇది క్రింది A B పై ఉంది అని చెప్పండి ఇది టేబుల్పై ఉందని చెప్పండి మరియు C అనేది Dపై ఉంది మరియు E అనేది F టేబుల్పై ఉంది అని చెప్పండి నేను కొన్ని ఏకపక్ష ప్రారంభ సీటు ఇచ్చాను ఇది ఒక ప్రారంభం అని చెప్పుకుందాం మరియు మీరు సాధించాలనుకుంటున్న లక్ష్యం అని చెప్పుకుందాం అంటే A అనేది Bపై ఉండాలి మరియు B తప్పనిసరిగా D మీద ఉండాలి మనం మళ్లీ పునరావృతం చేస్తున్నాము అది లక్ష్యం ఒక వివరణ మరియు మీరు ఊహించినట్లుగా అనేక స్టేట్స్ లో వివరణ నిజం కావచ్చు మీరు దీన్ని aపై b పై dని కలిగి ఉంటే మిగిలిన బ్లాక్లు ఏ విధంగానైనా అందుబాటులో ఉంటాయి మరియు ఆ రెండు AB మరియు BB పై లేదా స్టేట్లో ఉన్నంత వరకు అందుబాటులో ఉంటాయి G అనేది S యొక్క ఉపసమితి అయితే ఒక స్టేట్ S లక్ష్యాన్ని gని సంతృప్తిపరుస్తుందని మీరు ఇక్కడ చెప్పినట్లు ఆ స్టేట్ లక్ష్యం అని చెప్పారు ఇప్పుడు మనం ఈ ప్రణాళికను చేయాలను కుంటున్నాము మరియు మనం ఫార్వర్డ్ స్టేట్ స్పేస్ శోధనతో ప్రారంభిస్తాము ఎందుకంటే అది సమయం 2341 చూడండి తెలిసినది స్టేట్ స్పేస్ సెర్చ్ ఎలా ఫార్వార్డ్ చేయాలి ఇది మనం ఇప్పటివరకు మాట్లాడవలసి న స్పేస్ సెర్చ్ లాగా ఉంటుంది దానికి ప్రారంభ స్థితి S ఇవ్వబడింది మీరు చాలా చర్యలను వర్తింపజేయవచ్చు మరియు చర్యలను వ్రాయడం లోపల ఈ బాణాలను ఉపయోగించడం ద్వారా చర్య చెబుతున్నట్లు నాకు తెలియజేయండి నేను B నుండి Aని అన్స్టాక్ చేస్తున్నాను అని ఈ బాణం చెబుతుంది అది నేను వర్తించగలిగిన ఒక చర్య నేను D నుండి Cని అన్స్టాక్ చేయగలను నేను E నుండి Fని అన్స్టాక్ చేయగలను నేను H నుండి Iని అన్స్టాక్ చేయగలను అంటే నేను తీయగలను మీకు 4 చర్యలు గుర్తుంటే మనం స్టాక్ అన్స్టాక్ మరియు పిక్ అప్ మరియుపిక్ డౌన్ పెట్టడం గురించి మాట్లాడాము పికప్ మరియు అన్స్టాక్ మధ్య ఉన్న ఏకైక తేడా ఏమిటంటే ఇది అన్స్టాక్ మరొక బ్లాక్ నుండి జరుగుతుంది మరియు పికప్ టేబుల్ నుండి జరుగుతుంది విభిన్నమైన చర్యను మరియు దీన్ని ఎలా ఉపయోగించాలో మనం చెప్పగలమా ఈ నిర్దిష్ట స్థితిలో మూవ్ జెన్ ఫంక్షన్ ఈ చర్యలను 1 2 3 4 5 6 7 చర్యలను ఉత్పత్తి చేస్తుంది మరియు మీ మొదటి అల్గోరిథం తప్పనిసరిగా వాటిలో ఒకదాన్ని తీసుకోవాలి ఇప్పుడు కొన్ని కారణాల వల్ల ఈ చర్యను ఎంచుకున్నట్లు చెప్పండి పరిస్థితి ఏమిటి ఒక పరిస్థితి ఏమిటంటే ఈ రుబాటో ఈ చర్యను ఎంచుకోండి అని చెప్పే ఈ బ్లాక్ని పట్టుకుంది ఇది ఇప్పుడు ఈ బ్లాక్ K ని పట్టుకోవడం మిగతావన్నీ మార్చుకొను కాబట్టి మనం ఈ కొత్త స్టేట్ ని ఎలా నిర్వచించాలి నేను ఈ అన్స్టాక్ KJ చర్యను చేస్తున్నట్లయితే నేను దీన్ని తప్పనిసరిగా వర్తింపజేయాలి అని చెప్పే ఈ ప్రోగ్రెస్ చర్యను చేయడం ద్వారా దానిని నిర్వచించండి నేను తప్పనిసరిగా A యొక్క ప్రతికూల ప్రభావాలను తీసివేయాలి అన్స్టాక్ యొక్క ప్రతికూల ప్రభావాలు ఈ సందర్భంలో x అంటే yపై KJ కాబట్టి KJ ఇకపై నిజం కాదు ఆర్మ్ ఎంప్టీ ఇకపై నిజం కాదు ఎందుకంటే మీరు K పట్టుకొని ఉన్నారు మరియు xని క్లియర్ చేయండి ఇది K ఇకపై నిజం కాదు ఆపై నేను ఈ చర్య యొక్క సానుకూల ప్రభావాలను తప్పనిసరిగా జోడించాలి అతను కలిగి ఉన్న చర్య యొక్క సానుకూల ప్రభావాలు దానిని కలిగి ఉంటాయి మరియు స్పష్టంగా ఉన్నాయి ఈ ప్రభావం మీరు K మరియు కలిగి ఉన్న వాస్తవంలో ఉంటుంది మీరు దీన్ని K నుండి ఎత్తివేసినందున j స్పష్టంగా ఉంటుంది కాబట్టి స్టేట్ కి j జోడించబడుతుంది ఈ కొత్త స్టేట్ K పొందడానికి మీరు అమలు చేయాల్సిన ప్రోగ్రెస్ చర్య కానీ ఆర్మ్ ఎంప్టీగా మారిన క్షణంలో అవి వర్తిస్తాయి ఈ క్షణం ఆర్మ్ ఎంప్టీ ఆర్మ్ కాదు Kని పట్టుకుంది మీరు ఈ వన్ ఆర్మ్ రోబోతో చేయగలిగిన చర్య మాత్రమే చేస్తారు దురదృష్టవశాత్తూ సూపర్ కేస్ కొన్ని దానిని టేబుల్పై ఉంచారు లేదా బ్లాక్లో ఒకదానిపై ఉంచారు దీని నుండి మనం ఇక్కడ నుండి చర్యలు దీని మీద ఉంచబడతాయి గాని ఇది చాలు లేదా దీని మీద ఉంచండి మరియు మొదలైనవి అని చెప్పడం ద్వారా ఉదహరించవచ్చు నాకు ఇక్కడ స్టేట్ స్పేస్ అనే నిబంధన ఉంటుంది అది డ్రా చేయడం రెండు కష్టం కానీ మీరు స్టేట్ నుండి స్టేట్ కి వెళ్లాలనే ప్రాథమిక ఆలోచన మీకు తెలుసు మరియు మీరు మీ వ్యవహారాన్ని ఏ స్టేట్లో చూస్తున్నారో వర్తించే అన్ని చర్యల కోసం వెతుకుతున్న మూవ్ జెన్ ఫంక్షన్ వాటిలో ఒకదాన్ని ఎంచుకుని తప్పనిసరిగా ముందుకు సాగండి ఈ ప్రాతినిధ్య మెకానిజం మీరు చేస్తున్న మొత్తం శోధన యొక్క నియమాన్ని అనుమతిస్తుంది దీని ద్వారా మనం పేరు కూడా వింటాము మనం దీనికి పేరు పెట్టడం కాదు మనం స్టాక్ స్పేస్ శోధనను మాత్రమే ఫార్వర్డ్ చేసాము ఎందుకంటే మనం వ్యూహం గురించి మాట్లాడలేదు ఎందుకంటే ఇప్పుడు మీరు మొదటి శోధన చేయవచ్చు లేదా మీరు చేయగలరు లేదా మీరు కూడా చేయవచ్చు లేదా అలాంటిదే ఏదైనా చేయవచ్చు మనం ఇక్కడ చేస్తున్న ఏదైనా మీరు తప్పనిసరిగా చేయగలరు దీనితో ఇబ్బంది ఏమిటి ఫార్వర్డ్ స్టాక్ స్పేస్ సెర్చ్ యొక్క లోపం ఏమిటి మీరు ఈ ఇచ్చిన ప్రారంభ స్థితిని మరియు ఇచ్చిన లక్ష్య స్థితిని చూస్తే ఇది ఏమి తప్పు చేస్తుందో మీరు గమనించగలరా మరియు మీరు ఈ పరిశీలన చేసినప్పుడు మీరు బ్లాక్స్ మొత్తం సమస్యను మాత్రమే పరిష్కరించడం లేదని గుర్తుంచుకోండి మనం దీన్ని మా స్టాక్ స్పేస్ శోధన యొక్క సాధారణ అల్గారిథమ్గా వ్రాస్తున్నాము దీనిలో మనం ఆపరేటర్లపై అన్ని చర్యలతో డొమైన్ను ప్లగ్ చేయవచ్చు మరియు అన్ని అంచనాలు తప్పనిసరిగా లక్ష్యాన్ని సాధించలేవు మరియు వాస్తవానికి మీరు నేను సరిగ్గా ఇలా గీసినట్లు చూడండి ఎందుకంటే లక్ష్యంలో మీకు కావలసిన మూడు బ్లాక్లు A B మరియు D లేదా ఇక్కడ ఎడమ వైపున ఉండాలి మరియు ఈ కుడి వైపు నిజానికి పట్టించుకోదు వాస్తవానికి వాస్తవ ప్రపంచం అలాంటిదే అని మీరు చెప్పాలంటే తర్వాత ఏమి చేయాలో మీరే ప్లాన్ చేసుకోండి ఐఐటీలో ఈ క్షణంలో ఏది నిజమో వివరించడానికి మీరు ప్రయత్నించినట్లయితే ఆఫీస్లో ఎవరు ఉన్నారు ల్యాబ్లో ఎవరు ఉన్నారు క్యాంటీన్లో ఎవరు ఉన్నారు ఈ క్లాస్లో ఏం జరుగుతోంది వారి ఈ క్లాస్లో 1000 స్టేట్మెంట్లలో 100 స్టేట్మెంట్ లు ఉంటాయి మీరు కలిగి ఉండి ఆ పై మీరు 1000 చర్యలలో 100 సాధ్యమవుతాయి మనం ఈ నిర్దిష్ట సమస్యను చూసినప్పుడు A లేదా I లేదా K లేదా L లేదా Mని ఎంచుకోవడంలో అర్థం లేదని మనం చూడగలం ఎందుకంటే ఈ భాగంలో తప్పనిసరిగా ఏదైనా చేయాల్సిన లక్ష్యాన్ని సాధించడంలో అవన్నీ మాకు సహాయపడతాయి సమస్య ఫార్వార్డ్ స్టాక్ స్పేస్ సెర్చ్ మరియు ఇది స్టేట్ డిస్క్రిప్షన్ పెద్దది కావచ్చు అప్లికేషన్ల సంఖ్య పెద్దది కావచ్చు అంటే పెద్ద బ్రాంచింగ్ ఫ్యాక్టర్ ఉండటం వల్ల ఇది ఉత్పన్నమవుతుంది గ్రౌట్ ఫోర్స్ విధానం ద్వారా మనం పరిగణించలేనంతగా ఏ స్టేట్లోనైనా వర్తించే చర్యల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది మరియు వాస్తవ ప్రపంచ పరిస్థితులలో ఇది చాలా ముఖ్యమైనది మనం ఈ సమస్యను ఎలా పరిష్కరించగలము ఒక విధానం హ్యూరిస్టిక్ శోధన మరియు మీరు ఈ కోర్సులో మళ్లీ అన్వేషించలేరు ఎందుకంటే మాకు తగినంత సమయం లేదు మరియు మీరు ప్లానింగ్ కోర్సులో ప్రవేశించడానికి మీకు చాలా స్వాగతం ఉంది మరియు మనం ఇక్కడ హ్యూరిస్టిక్ శోధన గురించి మాట్లాడినప్పుడు మనం డొమైన్ స్వతంత్ర పద్ధతిలో మాట్లాడటం లేదు ఇంతకు ముందు మనం ఈ 8 పజిల్ కోసం చెప్పాము ఇది మీరు బ్లాక్స్ వరల్డ్ని ఉపయోగించగల హ్యూరిస్టిక్ ఇది సరైన స్థలంలో ఉన్న బ్లాక్ల సంఖ్యను మీరు ఉపయోగించగల హ్యూరిస్టిక్ మరియు ఆ రకమైన సిబ్బంది కానీ మనం మీకు ఆరు డొమైన్ డిపెండెంట్ ఫ్యాషన్ని నిర్వచించాలనుకోవడం లేదు మనం డొమైన్ స్వతంత్ర ఫ్యాషన్ల గురించి మాట్లాడటానికి ఆసక్తి కలిగి ఉన్నాము మరియు డొమైన్ ఇండిపెండెంట్ హ్యూరిస్టిక్ ఆలోచన సరళమైన సమస్యలను తప్పనిసరిగా పరిష్కరించడం మరియు ప్రణాళికలో మనం ఉపయోగించే విధానం పరిష్కరించడానికి మనం రిలాక్స్డ్ అని పిలుస్తామా రిలాక్స్ ప్లానింగ్ సమస్యను పరిష్కరించడం ఒక విధానం మరియు దాని అర్థం ఏమిటి నేను ప్రారంభ దశ Sలో ఉన్నట్లయితే మరియు ఈ దశల నుండి సాధ్యమయ్యే అన్ని కదలికలను నేను కలిగి ఉన్నట్లయితే వాటిని S1 S2 S3 S4 S5 అని పిలుస్తాను అప్పుడు నేను ఈ S1 నుండి గోల్ 1 కి వెళ్లే రిలాక్స్ ప్లానింగ్ సమస్యను పరిష్కరిస్తాను మరియు S2 గోల్ మరియు S3 గోల్ మరియు S4 గోల్ మరియు S5 గోల్ ఈ రిలాక్స్డ్ ద్వారా ఉత్పత్తిని చూడండి లేదా పరిష్కారం రిలాక్స్ ప్లాన్ అని పిలవబడుతుంది రిలాక్స్ ప్లాన్ని చూడండి మరియు కదలికల సంఖ్య పరంగా ఏది చౌకైన రిలాక్స్ ప్లాన్ అని చూడండి చౌకైన రిలాక్స్డ్ ప్లాన్లో S2 ఇస్తే నేను ఇంతకు ముందు చెప్పిన హ్యూరిస్టిక్ సెర్చ్లో లాగానే S1 నుండి S2కి ఈ తరలింపుని చేయబోతున్నాను మనం ఈ విషయాలన్నింటికీ హ్యూరిస్టిక్ ఫంక్షన్ని వర్తింపజేస్తాము మరియు లక్ష్యానికి దగ్గరగా ఉండేలా చూసే ఒకటిని ఎంచుకుంటాము లక్ష్యానికి వెళ్లడానికి ఈ ప్రతి స్థానం నుండి పరిష్కరించడానికి సమస్య పరిష్కార వ్యూహాన్ని ఇక్కడ మనం అక్షరాలా వర్తింపజేస్తున్నాము మరియు ఏది చూసినదానిని చూస్తే లక్ష్యానికి దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది ఇప్పుడు మీరు అడిగే మొదటి ప్రశ్న ఏమిటంటే హ్యూరిస్టిక్ ఫంక్షన్లను గణించడం అనేది అసలు గ్రౌట్ ఫోర్స్ సమస్యను పరిష్కరించినంత ఖరీదైనది కాకూడదు ఎందుకంటే అది అలాగే ఉంది మరియు డొమైన్ డిపెండెంట్ హ్యూరిస్టిక్ ఫంక్షన్ల కోసం ఇక్కడ కనిపించే హ్యూరిస్టిక్ ఫంక్షన్లో గ్రౌట్ బేసిక్ ఫంక్షన్ యొక్క ప్రయోజనాలు ఏమిటి ఇది స్టాటిక్ ఫంక్షన్ అని మనం చెప్పాము మీరు ఒక స్థితిని మాత్రమే చూసి విలువ యొక్క గణన చేస్తారు ఉదాహరణకు మీరు దానిని దూరం చేస్తారు లేదా మనం బ్లాక్ల సంఖ్యను సెట్ చేసినప్పుడు మరియు అవి చౌకగా ఉంటాయి ఈ సందర్భంలో మనం రిలాక్స్ సమస్యను పరిష్కరించడానికి ఒక సులువైన సమస్య అని అర్థం గణనపరంగా సులభంగా పరిష్కరించడం మరియు మనం గణనపరంగా సులభమైన సమయం అని చెప్పినప్పుడు ఈ స్టేట్ లు ప్రతి ఒక్కటి పరిష్కరించగలిగితే రిలాక్స్ ప్లానింగ్ సమస్యగా శత్రువులు కావచ్చు మరియు ఇది పాలినాలజీ సమయంలో పరిష్కరించబడుతుంది అప్పుడు మనకు ఇప్పుడే ఉంటుంది ఆ సమయానికి K సార్లు పోలీనోమిల్ సమయం ఇక్కడ ఏది ఉపయోగించాలో నిర్ణయించుకోగలుగుతుంది ఈ సాధారణ డొమైన్ ప్లానింగ్లో కూడా కష్టమని మనం చెప్పినట్లు గుర్తుంచుకోండి వాస్తవానికి దాని p యొక్క స్థలం పూర్తయింది అంటే దీనికి బహుపది స్థలం మరియు సమయం అవసరం మరియు ఇక్కడ మనం సరళమైన సమస్యను పరిష్కరిస్తామని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాము కానీ వాటిలో ఏది లక్ష్యానికి దగ్గరగా ఉందో అంచనా వేయడానికి ప్రయత్నించండి మరియు ఇది స్వతంత్ర పద్ధతిలో జరుగుతుందని గమనించండి దీన్ని ఎలా చేయాలి రిలాక్స్ ప్లానింగ్ సమస్య ప్రాథమికంగా చర్యల యొక్క ప్రతికూల ప్రభావాలను విస్మరించమని చెబుతుంది మరియు వాటిని విశ్రాంతి చర్యలు అంటారు నేను ఈ భాగాన్ని తప్పనిసరిగా విస్మరిస్తాను మరియు మీరు దీనిని దృశ్యమానం చేస్తే మార్పులేని పరిస్థితిగా మారుతుందని మీరు చూడవచ్చు మీరు ప్రారంభ సెట్కు కొత్త ప్రిడికేట్లను జోడిస్తూనే ఉంటారు మీరు ఏ అంచనాలను తొలగించడం లేదు ప్రణాళిక సంక్లిష్టత వస్తుంది మీరు JK నుండి K తీసుకున్న అంశాలను తొలగిస్తున్నందున తప్పనిసరిగా Jలో ఉండదు కానీ నేను KJ రిలాక్స్ ప్లాన్పై జీవిస్తున్నట్లయితే నేను అంచనాల సెట్ను మార్పు లేకుండా పెంచుతాను మరియు ఏదో ఒక సమయంలో నేను చెప్పినట్లు అంచనాలను పొందుతాను ఆపై నేను అన్ని రిలాక్స్ ప్లానింగ్ సమస్యను పరిష్కరించుకుంటానని చెబుతాను ప్రతికూల ప్రభావాలను విస్మరించినప్పుడు రిలాక్స్ ప్లానింగ్ సమస్యలను పరిష్కరించడం బహుపది సమయం అని మీరు నా మాటను అంగీకరించాలి మరియు హ్యూరిస్టిక్ శోధన తప్పనిసరిగా ఆ విధానాన్ని ఉపయోగిస్తుంది హ్యూరిస్టిక్ను గణించడానికి ఒకటి లేదా రెండు ఇతర మార్గాలు ఉన్నాయి కానీ మనంబ్యాక్ వర్డ్ సెర్చ్ అని పిలిచే వాటిని చేయడంపై దృష్టి పెట్టడానికి బదులుగా మీరు చేసేది మనం చేయము ఉదాహరణకుసమయం 3553 చూడండి సమయం 3536 చూడండి మరియు మీరు లక్ష్యాల వెనుక పదాల నుండి పని చేసే గోల్ ట్రీలకు మనం ఇప్పటికే కొంత బహిర్గతం చేస్తున్నాము కానీ వారి ప్రాతినిధ్యం వెనుకబడిన లాజిక్ కి అనుగుణంగా ఉంది మీరు ఇచ్చిన లక్ష్యాన్ని ఉప లక్ష్యాలుగా ఈ విధంగా విడదీయాలని మనం చెప్పాము ఆపై అది మరింత ఉప లక్ష్యాలుగా ఒక లక్ష్యాలు మరియు చివరికి మీరు పరిష్కరించడానికి ఉప లక్ష్యాలను కలిగి ఉంటారు ఇక్కడ మనం ప్రాతినిధ్యాన్ని మార్చడం లేదు కానీ మనంబ్యాక్ వర్డ్ రీజనింగ్ను వెనక్కి తీసుకోవాలనుకుంటున్నాము మనకు కొన్ని విషయాలు మళ్లీ తెలుసుకోవాలి ఈ యంత్రం ఇకపై మనకు వర్తించదు మనం సంబంధిత చర్యలు అని పిలవబడే దాని గురించి మాట్లాడుతాము మనం ఒక లక్ష్యం కోసం A చర్యకు సంబంధించినది అని చెప్పాము g ఇది కొంత అర్థంలో వర్తించే చర్యలు ఫార్వర్డ్ స్టాక్ స్పేస్ సెర్చ్ చర్యలు బ్యాక్వర్డ్స్ సెర్చ్ బ్యాక్ వార్డ్లో ఇచ్చిన స్థితిలో వర్తిస్తాయి మనం ఇక్కడ స్టాక్ స్పేస్ సెర్చ్ అనే పదాలను మళ్లీ ఉపయోగిస్తాము చర్యలు లక్ష్య వర్ణనలకు వర్తిస్తాయి మరియు కిందివి నిజమైతే చర్యలో A లక్ష్యం g కోసం సంబంధితంగా ఉంటుందని మనం చెబుతాము effects∩g≠5 అయితే ఒక చర్య ఒక ప్రభావాన్ని కలిగి ఉంటుంది అది నిజం కావడానికి లక్ష్యం కావాలి అంటే మీరు చెప్పేది ఏమిటంటే చర్య యొక్క సానుకూల ప్రభావాల యొక్క ఇంటర్ సెక్షన్ మరియు లక్ష్యం ఎంప్టీగా ఉండకూడదు ఇది లక్ష్యానికి సంబంధించినది తప్పక ఉత్పత్తి చేయాలి అప్పుడు మనం చర్య A సంబంధితమైనదని చెబుతాము కానీ మీరు కోరుకునే మరొక విషయం ఏమిటంటే effects A15 గా ఉండాలి లక్ష్యం నిజం కావడానికి మీరు కోరుకునే ప్రతికూల ప్రభావాల ను ఇది ఉత్పత్తి చేయదు క్యూబ్గా ఉండాలనుకునే ప్రిడికేట్ సెట్ను లక్ష్యం అంటే ఏమిటో గుర్తుంచుకోండి మరియు మీరు తప్పనిసరిగా లక్ష్యాన్ని సాధించే చర్యల కోసం చూస్తున్నారు A యొక్క సానుకూల ప్రభావాలు లక్ష్యం కోసం ఏదైనా కలిగి ఉంటే ఒక చర్య A లక్ష్యానికి సంబంధించినదని మనం చెప్తాము అంటే ఖండన లక్ష్యం ఎంప్టీగా ఉండదు మరియు a యొక్క ప్రతికూల ప్రభావాలు తప్పనిసరిగా ఎంప్టీగా ఉంటాయి మనం ఇప్పుడు రెండవ లక్ష్యాన్ని సూచిస్తాము మరియు మనం రెండు చర్యలు తప్పనిసరిగా సంబంధితంగా ఉన్నాయని మీరు చూడవచ్చు మరియు ఆ రెండు చర్యలు ఏమిటో మీరు నాకు చెప్పండి కాబట్టి నేను ఇప్పుడు లక్ష్యం నుండి ఉప లక్ష్యం వైపు వెళుతున్నాను ఇది సాధించాలని నేను కోరుకుంటే మరియు ఇది నా చివరి చర్య అయితే నేను దానిని సాధిస్తాను కానీ నేను మాత్రమే ఈ ఔచిత్యం యొక్క నిర్వచనాన్ని మాత్రమే ఉపయోగిస్తున్నాను ముఖ్యంగా నేను ఇక్కడ ఎటువంటి లోతైన తార్కికం చేయను మరియు ఏ చర్యలు సంబంధితంగా ఉన్నాయో చూడటానికి ఈ పరీక్షను వర్తింపజేస్తున్నాను ఎవరైనా ప్రమాదానికి వ్యతిరేకంగా సాహసం చేయాలనుకుంటున్నారు విద్యార్థి స్టాక్ A B B పై A స్టాక్ మరియు మరొకటి D పై స్టాక్ B ఇప్పుడు బ్యాక్వర్డ్ స్టాక్ స్పేస్ సెర్చ్ మనకు ఫార్వర్డ్ స్టాక్ స్పేస్ శోధనని అందించే సూత్ర ప్రయోజనాన్ని బ్రాంకింగ్ ఫ్యాక్టర్లో చూడవచ్చు ఎందుకంటే బ్యాక్వర్డ్ స్టాక్ స్పేస్ సెర్చ్ లక్ష్యంపై దృష్టి పెడుతుంది ఇది లక్ష్యాన్ని సాధించే చర్యలను మాత్రమే చూస్తోంది మరియు ఈ ఉదాహరణలో మీరు బ్రాంచింగ్ కారకం చిన్నదిగా చూడగలరు వెనుకబడిన లాజిక్ సమయం చూడండి 3952 తార్కికం చేయడం వల్ల అది ఒక ప్రధాన ప్రయోజనం అప్పుడు మనం రిగ్రెషన్ గురించి మాట్లాడాలి Aచర్య తో లక్ష్యం g రిగ్రెస్ అంటే మీరు ఉప లక్ష్యాన్ని ఎలా మెరుగుపరుస్తారు అతను g'⟵g effects ను పొందుతాడు ఎందుకంటే A చర్య ఆ ప్రభావాలను ఉత్పత్తి చేస్తుంది మనం మునుపటి స్థితిలో లేదా మునుపటి లక్ష్యాల వివరణ యూనియన్లో ఏదైనా ఒక p షరతులలో క్లూగా ఉండము ఎందుకంటే ఆ చర్యలు తప్పనిసరిగా మునుపటి లక్ష్య స్థితిలో తప్పనిసరిగా వర్తించాలి దీనిని రిగ్రెషన్ అంటారు మరియు మీరు ఇప్పుడు కావాలనుకుంటే ABలో ఉన్న స్టాక్ AB యొక్క ప్రభావాలను నేను తప్పనిసరిగా తీసివేయవలసి ఉంటుందని మీరు చూడవచ్చు కానీ నేను BDలో మిగిలిపోతాను ఇప్పుడు నాకు మూడు షరతులు అవసరం B ను పట్టుకున్న ఆ స్టాక్ చర్య మరియు AB లో ఈ సైకిల్ రిగ్రెస్కి ఇదే పద్ధతిలో క్లియర్ D ఇక్కడ B క్లియర్ Dని పట్టుకుని ఉంది మీరు D పైనB హోల్డింగ్లో B స్టాక్లోకి వెళ్లవచ్చు మరియు D స్పష్టంగా ఉండాలి అందుకే నేను దానిని జోడించాను నేను లక్ష్యం నుండి కొంత కోణంలో ఉప లక్ష్యాలకు వెనుకకు వెళుతున్నాను మరియు ఇది నేను వెనుకకు శోధించే ప్రక్రియ నేను వెతుకుతున్న ప్రధాన ప్రయోజనం తక్కువ శాఖల అంశం ఎందుకంటే నేను సాధించాల్సిన లక్ష్యం నుండి అవసరమైన చర్యలను మాత్రమే చూస్తున్నాను కానీ ఇక్కడ ప్రతి ఒక్కరికీ ఒక సమస్య ఉంది ఇక్కడ సమస్య ఏమిటి మీరు ఏమి చేస్తున్నారో మీరు ఊహించినట్లయితే ఈ రెండవ చర్యను చూడండి మీరు Bపై A Bపై D కలిగి ఉన్నారు మరియు D పై B పేర్చడం చివరి చర్య అని మీరు అంటున్నారు మీరు ఊహించడానికి ప్రయత్నిస్తే అది ఆచరణాత్మకంగా అసాధ్యమని మీరు చూస్తారు ఎందుకంటే అతను B పై A ఉన్నప్పుడు Bని పట్టుకోలేడు మీరు ఈ రెండుని చూస్తే అవి అస్థిరంగా ఉంటాయి అదే సమయంలో నిజం కాదు అంతేగాక నేను ఇక్కడి నుండి వెనక్కి వెళ్లాలనుకుంటే నేను ఏ లక్ష్యాన్ని అయినా తీసుకోగలను అని నేను చెప్పగలను ఈ లక్ష్యాన్ని సాధించడానికి నేను ఒక చర్యను ఎంచుకోగలను అంటే D పై B స్టాక్ చేయడం ఈ లక్ష్యాన్ని సాధించడానికి నేను ఒక చర్యను ఎంచుకోవచ్చు దానితో B అన్స్టాక్ చేయబడుతుంది ఎక్కడి నుండైనా లేదా టేబుల్ నుండి B తీయండి మరియు నేను ఈ లక్ష్యాన్ని సాధించడానికి చర్యను క్యూబ్ చేయగలను మరియు D ఇప్పటికే నిజమైతే తప్ప ఆ చర్య D నుండి ఏదైనా అన్స్టాకింగ్ అవుతుంది కానీ నేను మొదటిదాన్ని ఉదాహరణకు ఎంచుకోగలను నేను d పై స్టాక్ b అని చెప్పగలను మరియు నేను రిగ్రెస్ అయినప్పుడు నేను B క్లియర్ D కలిగి ఉన్నవారిని పొందుతాను మరియు ఆపై A క్లియర్ కలిగి ఉన్న దీని యొక్క p షరతులు స్పష్టంగా ఉండాలి నేనుస్టాక్ చేస్తాను BD చర్య కారణంగా A మరియు క్లియర్ B మరియు ఈ హోల్డింగ్ B మరియు స్పష్టమైన D వస్తాయి ఇది అసాధ్యమైన స్థితి అని మళ్లీ మీరు చూడవచ్చు ఇది బహుశా స్టేట్ కాదు అయితే ఇది మీరు అంగీకరించగల స్థితి ఎందుకంటే B Dలో ఉంది మరియు మీరు హోల్డింగ్ A మరియు మీరు A ని B నుండి పేర్చబోతున్నారు అది ఖచ్చితంగా సాధ్యమవుతుంది నిజానికి ఇది మీరు చూసే ప్లాన్లో భాగం అవుతుంది ఇది సాధ్యపడదు ఇది మీరు B హోల్డింగ్ మరియు మీరు ఒకే సమయంలో A ని పట్టుకొని ఉన్నారని మరియు మీరు ఈ ఒకఆర్మ్ కలిగి ఉన్నారని ఇది తప్పనిసరిగా చేయడానికి ప్రయత్నిస్తుంది బ్యాక్వర్డ్ స్టాక్ స్పేస్ సెర్చ్ ఈ ప్రయోజనాన్ని కలిగి ఉంది మనం బ్రాంచ్ చేయడం వల్ల మనకు తక్కువ బ్రాంచింగ్ ఫ్యాక్టర్ లభిస్తుంది ఎందుకంటే ఇది లక్ష్యం నిర్దేశించబడినది కానీ మనకు లభించేవి స్టేట్ లు కావు స్టేట్ లు కాకపోవచ్చు అనే ప్రతికూలత ఉంది ఇప్పుడు ఈ ప్రోగ్రెస్ యాక్షన్ బాగా ఉంది మరియు ధ్వని ద్వారా ఇది ఇతర స్టేట్ ప్రదేశానికి దగ్గరగా ఉందని నా ఉద్దేశ్యం కొంత కోణంలో మీరు ఒక స్టేట్ కి ప్రగతి చర్యను వర్తింపజేసినప్పుడు మీరు పొందేది స్టేట్ మీరు లక్ష్యానికి రిగ్రెస్ చర్యను వర్తింపజేసినప్పుడు రిగ్రెస్ చర్య ధ్వనించని ఇతర స్థితికి దగ్గరగా ఉంటుంది మీరు లక్ష్య వివరణను పొందుతారు ఇది తప్పనిసరిగా స్టేట్గా ఉండకపోవచ్చు అది బహుశా స్టేట్లో భాగం కాకపోవచ్చు ఉదాహరణకు ఇది స్టేట్లో భాగమైనది కాదు మనం A B లో Bహోల్డింగ్ ని ఎలా కలిగి ఉండగలము ఇది ఆట నియమాలలో అనుమతించబడదు మీరు నిర్వచించిన ప్రకారం మీకు B ని పట్టుకోవాల్సిన వన్ ఆర్మ్ రోబో ఉంది ఆపై B పైన B ఏమీ పట్టుకోవడం వలన ఇది సాధ్యం కాదు ఈ సమస్యను మనం ఎలా అధిగమించాలి ఇది ధ్వనించదు మీరు ప్రాథమికంగా చేయగల రెండు విషయాలు ఈ బ్యాక్వర్డ్ స్టాక్ స్పేస్ సెర్చ్ను ఎప్పుడు ఆపుతాయి మనం మీ ఉద్దేశ్యం ఏమిటంటే మీరు ఉపయోగించే పరీక్ష ఏమిటి విద్యార్థి చర్యలకువర్తించే3 షరతులు మనం కలిగి ఉన్న g ఏదైనా ప్రైమ్ ప్రారంభ స్థితిలో భాగమైనప్పుడు మీరు దీన్ని ముగించండి మీరు ఒకలక్ష్యం నుండి మరొక ఉప లక్ష్యం నుండి మరొక ఉప లక్ష్యం నుండి మరొక ఉప లక్ష్యం వరకు రిగ్రెషన్లో ఉన్నారని గుర్తుంచుకోండి కొన్ని పాయింట్లలో మీరు ప్రారంభ సెట్లో వాస్తవమైన ప్రిడికేట్ సెట్ను కలిగి ఉంటే మీరు ఇకపై చర్యలు చేయవలసిన అవసరం లేదు మీరు ఇప్పటికే ఇంట్లో ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా మాట్లాడకూడదు మీరు ఉపయోగించే షరతు ఇది బ్యాక్వర్డ్ స్టాక్ స్పేస్ సెర్చ్ని ఉపయోగించి మీట్కి ఇలాంటి ప్లాన్ను రూపొందించే అవకాశం ఉందని మీరు ధృవీకరించాలి కానీ ఇది చెల్లుబాటు అయ్యే ప్లాన్ కాదు చెల్లుబాటు అయ్యే ప్లాన్ కోసం నేను చెక్ చేయగలను అది ఎలా చేయాలి చెల్లుబాటు అయ్యే ప్లాన్ కోసం చెల్లుబాటు అయ్యే ప్లాన్ చెక్ అంటే ఏమిటి అనేది ఒక ప్లాన్ పై వాదనగా తీసుకుంటుంది ప్రాథమికంగా సమస్య వివరణ మరియు ప్రణాళికను తీసుకుంటుంది మరియు సమస్య వివరణ అనేది ప్రారంభ స్థితి మరియు లక్ష్య వివరణ మరియు చర్యల సమితి ప్రారంభ స్థితులతో ప్రారంభమయ్యే చిన్న రొటీన్ని మీరు ఇష్టపడే ఈ ఇన్పుట్ మరియు నేను అవసరమైన వివరాలను వ్రాయను ఇది ప్రారంభ సెట్తో ప్రారంభమవుతుంది మరియు చర్యలు A1 A2 Ak అంటే చర్యలతో పురోగమిస్తుంది మీరు ప్రారంభ సెట్తో ప్రారంభించే k చర్యల ప్రణాళిక శక్తి చర్యను వర్తింపజేస్తుంది మరియు పురోగతి అనేది ధ్వని అని మనం చూశాము మీరు కొత్త స్థితిని పొందుతారు మీరు మూడవ చర్యను వర్తింపజేస్తే రెండవ చర్యను వర్తింపజేస్తారు మరియు చివరి వరకు మీరు చర్యలను వర్తింపజేస్తూ ఉంటారు ఆపై మీరు నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోలేని స్థితిని మీరు చూస్తారు మరియు మీరు ఈ విధంగా ప్లాన్ని నిర్మిస్తే పరీక్ష విఫలమవుతుందని మీరు చూస్తారు ఇది ఎందుకు ప్రణాళిక కాదు ఉదాహరణకు ఈ చర్య అస్సలు వర్తించదు ఎందుకంటే మీరు ఎప్పుడైనా ఈ రెండింటినీ కలిపి ఉంచే స్థితికి చేరుకుంటారు మీరు చెక్ను తప్పనిసరిగా మరొక పని చేయవచ్చు మనం స్థిరత్వం కోసం తనిఖీ చేయవచ్చు మరియు నిరూపించబడింది ఎందుకంటే ప్రారంభ స్థితిలో వంద వాస్తవాలు ఉండవచ్చు ఉదాహరణకు ఇక్కడ మనకు F మరియు E మరియు H మరియు G మరియు K గురించి వాస్తవాలు ఉన్నాయి అక్కడ నుండి బ్యాక్ వార్డ్ పేస్లో ఎప్పటికీ ఉత్పత్తి చేయబడదు మనం K మరియు J గురించి మాట్లాడము లక్ష్య వివరణలో ఇది ఎప్పటికీ గుర్తించబడదు ఏమి జరుగుతుందో చూడండి నేను Aని Bపై పేర్చాలనుకుంటున్నాను మరియు నేను Dపై Bని స్టాక్ చేయాలను కుంటున్నాను అని మీరు చెబుతారు మొదట నేను Bని Dపై పేర్చాలను కుంటున్నాను మరియు తర్వాత నేను Aని పేర్చాలనుకుంటున్నాను Bలో B పై పేర్చండి ముందుగా B తీయడానికి Bని జోడించండి Bని తీయడానికి Aని తీసివేయాలి అది Aని టేబుల్పై ఉన్న పిక్ని తీసివేస్తుంది ఆపై Bని తీయండి క్షమించండి Cని తీయండి మరియు A టేబుల్పై తీసివేయండి తద్వారా D అవుతుంది స్పష్టమైన అప్పుడు అది Aని ఎంచుకొని B పై పేర్చుతుంది ఆపై అది Sని ఎంచుకొని A లోకి పేర్చుతుంది అవి ఎప్పటికీ రావు స్టార్ట్లో ఉన్నవారు ఈ ఉపసమితి ఎందుకు అవసరం స్థిరత్వం కోసం ఈ చెక్ ప్రాథమికంగా కేవలం ఒక క్షణం మాత్రమే స్థిరత్వం కోసం ఈ చెక్ ఈ స్టేట్ని తరలించండి ఇక్కడి నుండి వెనక్కి వెళ్లవద్దు అని చెబుతోంది లేదా ఈ స్థితిని తీసివేయండి ఇక్కడి నుండి వెనుకకు వెళ్లవద్దు ఈ రేషన్తో పాటు వెళ్లండి మీరు అసలు ప్లాన్లో చూడగలిగినట్లుగా ఇది Bలో A స్టాకింగ్ చివరి విభాగం అవుతుంది ఇది తప్పనిసరిగా చివరి విభాగంతో ఉంటుంది మునుపటి చర్య తప్పనిసరిగా ఈ క్లూని అందించడం లేదా దీన్ని మునుపటి చర్యగా మార్చడం లేదా బహుశా ఇది B నిజమని స్పష్టం చేయడం ఒకసారి B స్పష్టం చేయబడి దాని కోసం Aని పట్టుకున్న తర్వాత మీరు దీన్ని జాగ్రత్తగా పరిశీలించాలి Aచర్య తీయబడుతుంది మీరు మొదట టేబుల్పై ఉంచాలి ఆపై మీరు టేబుల్ నుండి ఒకదాన్ని తీయాలి మూడవ చివరి చర్య A ఎంపిక అవుతుంది ప్రణాళికను అందించే భాగాలు ఉన్నాయి అవి నిరూపించబడే భాగాలు ఉన్నాయి ఆపై మీకు బాగా లేకపోయినా మీకు ఈ చివరి చెక్ ఉంది అతను సమస్యను పరిష్కరిస్తాడని మీరు అనుకున్న తర్వాత మీరు ఉత్పత్తి చేసినది చెల్లుబాటు అయ్యే ప్లాన్ కాదా అని చూడండి ఇది చెల్లుబాటు అయ్యే ప్లాన్ అయితే పరిష్కారాన్ని అంగీకరించండి లేకుంటే తప్పనిసరిగా శోధనను కొనసాగించండి మరియు ఈ స్థిరత్వ తనిఖీ గురించి మంచి విషయం ఏమిటంటే అది పరిపూర్ణంగా ఉండవలసిన అవసరం లేదు అది పరిపూర్ణంగా ఉంటే అది ఈ స్థితిని నిరూపిస్తుంది అది పరిపూర్ణంగా లేకపోతే అది స్వయంగా నిరూపించబడింది ఇది మీరు చర్యల శ్రేణిని సృష్టించవచ్చు మరియు ఇది ప్రణాళిక కాదని మీరు కనుగొంటారు మరియు మీరు తిరిగి వచ్చి మళ్లీ మళ్లీ ప్రయత్నించండి మీరు ఖచ్చితమైన స్థిరత్వ తనిఖీని కలిగి ఉన్నప్పటికీ అది తప్పనిసరిగా పనిని విక్రయిస్తుంది తదుపరి తరగతిలో మనం ఈ సమయమంతా చేస్తూనే ఉంటాము బ్యాక్వర్డ్ సెర్చ్ మరియు ఫార్వర్డ్ సెర్చ్ యొక్క మంచి ఫీచర్లను మిళితం చేసే విధానాన్ని చూడటానికి ఫార్వార్డ్ సెర్చ్ యొక్క మంచి లక్షణం ఏమిటంటే అది ఉత్పత్తి చేసే చర్యల శ్రేణి ఏదైనా చెల్లుబాటు అయ్యే ప్లాన్లు అని ధ్వనిస్తుంది ఎందుకంటే అన్వయించ దగిన పరీక్ష అనేది ధ్వని బ్యాక్వర్డ్ స్టాక్ స్పేస్ సెర్చ్లోని మంచి లక్షణం ఏమిటంటే బ్రాంచ్ కారకాలు తక్కువగా ఉంటాయి కానీ చెడు పాయింట్ ఏమిటంటే అది పేద స్టేట్లను ఉత్పత్తి చేస్తుంది ఇది అస్సలు స్టేట్ కాదు ఇది పేద స్టేట్ మరియు స్టేట్ను తప్పనిసరిగా తొలగించడానికి అనవసరమైన అదనపు పనిని మనం తెలుసుకోవాలి ఈ విధంగా వెనుకబడిన పద్ధతిలో శోధించే ఒక అల్గారిథమ్ను ప్రయత్నించండి మరియు ఫార్వర్డ్ ఫ్యాషన్లో ప్లాన్ను నిర్మించడం దీని కోసం ముఖ్యంగా వెనుకబడిన పద్ధతిలో శోధించడం మరియు చివరి చర్య నుండి వెనుకకు కూడా ఒక ప్రణాళికను రూపొందించడం ఇది చివరి చర్య ఇది రెండవ చివరి విభాగం మీరు చూసినట్లుగా ఇది ధ్వని ప్రక్రియ కాదు ఇది సౌండ్ ప్లాన్లను నిర్మిస్తోంది కానీ మీరు రెంటిని కలపాలని కోరుకునే చాలా ఎక్కువ శోధనలు చేస్తోంది మరియు తదుపరి తరగతిలో దీన్ని చేస్తుంది ఇక్కడితో ఆగిపోదాము